హలో ఇది NPTEL కోర్సు సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో భాగం ఈ 3వ భాగానికి స్వాగతం మునుపటి 2 వీడియో ఉపన్యాసాలలో ఫిజికల్లీ అన్క్లోనబుల్ ఫంక్షన్ల గురించి మనకు పరిచయం ఉంది మరియు ఇది తప్పనిసరిగా డిజిటల్ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్ అని మనము చూశాము ఇది డివైస్ లో నిల్వ చేసిన రహస్య కీలను ఉపయోగించకుండా ప్రామాణీకరణ వంటి వాటిని సాధించడానికి ఉపయోగించబడుతుంది ప్రామాణీకరణ వంటి క్రిప్టోగ్రాఫిక్ ప్రయోజనాల కోసం వాస్తవానికి ఉపయోగపడటానికి ప్రతి PUF కి మంచి ఇంట్రా మరియు ఇంటర్ చిప్ వైవిధ్యం అవసరమని మనము చూశాము ఈ ఉపన్యాసంలో మనము ప్రామాణీకరణను అందించడానికి PUF ల వాడకాన్ని పరిశీలిస్తాము కాబట్టి మనకు ఇక్కడ ఉన్న సర్వర్ సెటప్ ని చూస్తున్నాం ఇంకా ఇక్కడ edge డివైస్ ఉంది ఆ edge డివైస్ ఫిజికల్లీ అన్క్లోనబుల్ ఫంక్షన్ను కలిగి PUF లో ఉంది కాబట్టి మనము నిజంగా ఇక్కడ పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సమస్య ఏమిటంటే సర్వర్ ఈ ప్రత్యేక డివైస్న్ని ఉపయోగించి PUF ఎలా ప్రామాణీకరిస్తుంది అని కాబట్టి దాని గురించి తెలుసుకోవలసిన మార్గం ఏమిటంటే ఈ PUF తయారీ సమయంలో తయారీదారు సవాళ్లు మరియు సంబంధిత ప్రతిస్పందనల కోసం ఒక డేటాబేస్ను సృష్టిస్తాడు ఇక్కడ ఉన్న ఈ డేటాబేస్ను CRP డేటాబేస్ అని పిలుస్తారు మరియు ఇది సర్వర్లో నిల్వ చేయబడుతుంది కాబట్టి CRP డేటాబేస్ కి సవాలు మరియు ఈ ప్రత్యేక డివైస్ నుండి ఊహించిన ప్రతిస్పందన ను కలిగి ఉంది కాబట్టి ఈ edge డివైస్ fielded చేయబడి నప్పుడు మరియు ఇది వాస్తవానికి కొన్ని అనువర్తనాల్లో కొంత సమయంలో ఉపయోగించబడుతుంది లేదా మరొకటి సర్వర్కు ఈ డివైస్ ప్రామాణీకరించాల్సిన అవసరం ఉంది అయినప్పుడు ఇటువంటి ప్రమాణీకరణ అవసరం సర్వర్ CRP పట్టిక నుండి సవాలు ను ఎంచుకొని ఈ edge డివైస్ కోసం ఈ ప్రత్యేక సవాలు పంపుతుంది edge డివైస్ ఈ సవాలు ను PUF లో మరియు సంబంధిత ప్రతిస్పందన లో ఉపయోగిస్తుంది తద్వారా ప్రతిస్పందన సర్వర్కు తిరిగి పంపబడుతుంది కాబట్టి cryptography శాస్త్రం లేదని మనము ఊహిస్తున్నందున edge డివైస్ లో encryption లేదా decryption లేదా నిల్వ చేయబడిన ఇతర key లు లేవు కాబట్టి సవాలు మరియు ప్రతిస్పందన clear text లో పంపబడతాయి ఇప్పుడు సర్వర్ edge డివైస్ నుండి ప్రతిస్పందనను పొందిన తర్వాత అది నిల్వ చేసిన CRP డేటాబేస్ను చూస్తుంది మరియు ఇది CRP డేటాబేస్ లో నిల్వ చేసిన ప్రతిస్పందనను edge డివైస్ నుండి పొందిన ప్రతిస్పందనతో పోలుస్తుంది ముఖ్యంగా ఇది రెండింటి మధ్య హామింగ్ దూరాన్ని చూస్తుంది మరియు ఈ స్పందన వాస్తవానికి ఈ నిర్దిష్ట డివైస్ నుండి ఉద్భవించిందో లేదో నిర్ణయిస్తుంది కాబట్టి ఈ విధంగా edge డివైస్ ప్రామాణీకరించబడుతుంది ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మరొక రోగ్ డివైస్ ఉంది మరియు edge డివైస్ గా masquerade చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు సర్వర్ సవాలును పంపినప్పుడు PUF యొక్క లక్షణాలు ప్రతిస్పందన ఏమిటో ఊహించడం కష్టతరం గా చేస్తుంది ఈ robe డివైస్ లో PUF అమలు చేసినప్పటికీ ప్రతిస్పందన అసలు స్పందన సరైన edge డివైస్ కంటే భిన్నంగా కనిపిస్తుంది అందువల్ల ప్రతిస్పందన సర్వర్కు తిరిగి వెళ్ళినప్పుడు ఈ ప్రతిస్పందన డేటాబేస్ లో నిల్వ చేసిన ప్రతిస్పందన తో సరిపోలడం లేదని సర్వర్ గుర్తించగలదు మరియు అందువల్ల పరికరాన్ని ఇది తిరస్కరిస్తుంది ప్రామాణీకరణ విజయవంతం కాలేదని చెబుతుంది కాబట్టి ఒక అంశం man in the middle attack PUF ఆధారిత ప్రామాణీకరణ సాంకేతికత తో సమస్య కాబట్టి సవాలు మరియు ప్రతిస్పందన స్పష్టమైన వచనం లో పంపబడుతుందని గమనించండి అందువల్ల మధ్య లో ఉన్న ఏ వ్యక్తి అయినా సవాలు ను మరియు సంబంధిత ప్రతిస్పందన ను చూడవచ్చు ఇప్పుడు సర్వర్ మళ్ళీ అదే సవాలును పంపితే మధ్యలో ఉన్న వ్యక్తి వాస్తవానికి సవాలును డివైస్ కి ముందుకు చేయకుండా ఆ సంబంధిత సవాలు కు రెస్పాన్స్ ఇవ్వ గలడు కాబట్టి PUFలపై man in the middle attacks ని నిరోధించడానికి అవసరం ఏమిటంటే ఒకసారి ఉపయోగించిన CRPని మళ్లీ ఉపయోగించరాదు అంటే సర్వర్ వాస్తవానికి సవాలును ఉపయోగించుకుని సంబంధిత స్పందనను పొందిన తర్వాత నిర్దిష్ట ఎంట్రీని గుర్తించాలి ఈ CRP డేటాబేస్ నుండి activate చేయబడిన లేదా తీసివేయబడినవి మరలా ఉపయోగించబడవు కాబట్టి ఈ విధంగా man in the middle attack ని చాలా వరకు నిరోధించవచ్చు man in the middle atack ని కలిగి ఉండటం మరియు CRP ల పునర్వినియోగాన్ని నిరోధించడంలో ఒక ప్రతికూల అంశం ఏమిటంటే మరో వైపు సిఆర్పి డేటాబేస్ విస్తృతంగా పెద్దదిగా ఉండాలి దీనికి కారణం CRP పట్టికలు సాధారణంగా తయారు చేయబడిన సమయంలో సృష్టించబడతాయి లేదా డివైస్ ను నింపక ముందు కాబట్టి ఈ ప్రత్యేకమైన edge డివైస్ యొక్క మొత్తం జీవితకాలం కోసం మనకు సర్వర్లో తగినంత సవాలు మరియు సంబంధిత స్పందనలు ఉండాలి తద్వారా ఆవర్తన ప్రామాణీకరణ మొత్తం జీవితానికి మద్దతు ఇస్తుంది ఉదాహరణకు రిమోట్ పవర్ ప్లాంట్లో ఉంచిన ఈ edge డివైస్ మన వద్ద ఉండి మరియు ఈ ఎడ్జ్ డివైస్ 3 సంవత్సరముల పాటు వాడ వచ్చు అంతేకాకుండా edge డివైస్ ని ప్రామాణీకరించడానికి ప్రతిరోజూ సర్వర్ నుండి ఈ edge డివైస్ కి సవాలు మరియు ప్రతిస్పందన పంపబడాలని మనము అనుకుంటాము దీని అర్థం CRP డేటాబేస్ ఈ సింగిల్ ఎడ్జ్డివైస్ కి అనుగుణంగా వెయ్యికి పైగా విభిన్న సవాళ్లను మరియు ప్రతిస్పందన ను కలిగి ఉండాలి కాబట్టి ప్రామాణీకరణ యొక్క ఆవర్తన అనువర్తనం నుండి అనువర్తనానికి మారుతుంది ఇది ఒకే తేదీని ప్రామాణీకరించడం కంటే చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి ప్రతి 45 నిమిషాలు లేదా అంతకు మించి మీకు ప్రామాణీకరణ అవసరమయ్యే అనువర్తనం ఉండవచ్చు మరియు అందువల్ల చాలా పెద్ద CRP పట్టికల తో మీరు ముగిస్తారు ఇంకా మనం చూసేది ఏమిటంటే ప్రతి CRP పట్టిక డివైస్ నిర్దిష్టంగా ఉంటుంది మరియు ఇది నిజం ఎందుకంటే ప్రతి CRP ప్రతి డివైస్ కి సంబంధించిన ప్రత్యేకమైన సవాలు మరియు ప్రతిస్పందనలకు ప్రతిస్పందన అందువల్ల ఇప్పుడు విషయాలు మరింత అధ్వాన్నంగా ఉన్నాయి ఎందుకంటే మనకు ఒకే సర్వర్ ద్వారా నిర్వహించబడే బహుళ పరికరాలు ఉంటే సర్వర్ డేటాబేస్ లో నిల్వ చేయవలసిన బహుళ CRP పట్టికలు ఉంటాయి CRP పట్టికలు దొంగిలించ బడితే లేదా సర్వర్ యొక్క గోప్యత ఉల్లంఘించబడితే మొత్తం భద్రత ఈ పరికరాల కు సంబంధించిన PUF ది పోతుంది కాబట్టి పరిశోధకులు అనేక ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రయత్నిస్తున్నారు అక్కడ వారు CRP పట్టికల పరిమాణాన్ని తగ్గించవచ్చ లేదా ప్రత్యామ్నాయంగా PUF లను ఉపయోగించినప్పుడు ప్రామాణీకరణ ప్రక్రియలో CRP పట్టికల వాడకాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి PUF యొక్క రహస్య నమూనా ప్రజాదరణ పొందిన మోడల్ అని పిలువబడుతుంది కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుందో తయారీ సమయంలో ప్రతిస్పందన ను శిక్షణ ఇవ్వడం మరియు డేటాబేస్ లో ఛాలెంజ్ రెస్పాన్స్ ను నిల్వ చేయడం వంటి విభిన్న సవాళ్లతో పరికరాన్ని మార్చడానికి బదులుగా రహస్య నమూనా PUF లో ఏమి జరుగుతుంది అంటే తయారీదారు దీని లక్షణాలను అధ్యయనం చేస్తాడు PUF మరియు నిర్దిష్ట PUF కోసం ఒక నమూనా ను సృష్టించ వచ్చు ఉదాహరణకు సర్వర్ ఈ arbiter PUF లో ఉన్న వివిధ గేట్ delays యొక్క డేటాబేస్ను నిర్మించగలదు మరియు వాస్తవానికి ఈ నిర్దిష్ట arbiter PUF కోసం ఈ నమూనా ను నిల్వ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ మోడల్ వాస్తవానికి చేయగలిగేది ఏమిటంటే ఒక నిర్దిష్ట సవాలు ఇచ్చినట్లయితే ఈ నిర్దిష్ట మోడల్ ఒక నిర్దిష్ట PUF కోసం ప్రతిస్పందన నిర్దిష్ట సవాలుకు ఎలా ఉండాలో అంచనాను సృష్టించగలదు కాబట్టి అవసరమైనది ఏమిటంటే PUF కోసం ఈ మోడల్ రహస్యంగా ఉంచబడుతుంది మరియు తరువాత డివైస్ వాస్తవానికి fielded చేయబడుతుంది మరియు ప్రామాణీకరణ అవసరం అయినప్పుడు సర్వర్ యాదృచ్ఛికంగా నిర్దిష్ట సవాలు ను ఎన్నుకుంటుంది ఈ ప్రత్యేకమైన PUF యొక్క ఈ నమూనా ను నిర్మించటానికి నిర్దిష్ట సవాలుకు ఊహించిన ప్రతిస్పందన ఏమిటి ఇది ఈ డివైస్ కి సవాలును పంపి ప్రతిస్పందనను పొందుతుంది ఇది ఈ ప్రతిస్పందనను మోడల్ నుండి పొందిన స్పందనతో పోల్చి చూస్తుంది ఊహించిన ప్రతిస్పందన కు మధ్య సన్నిహిత మ్యాచ్ మరియు నిర్దిష్ట సవాలు కోసం డివైస్ నుండి పొందిన వాస్తవ ప్రతిస్పందన పరికరాన్ని ప్రామాణీకరించడానికి ఉపయోగించబడుతుంది ఇప్పుడు ఇది చాలా బాగా పని చేస్తుంది ముఖ్యంగా PUF స్విచ్లో మరియు వాస్తవానికి ఈ PUF యొక్క రహస్య నమూనాను తయారు చేసిన సమయంలో సంగ్రహించగలిగే విధంగా మనము మోడలింగ్ చేస్తున్నాము అయితే ఇప్పటికీ ఈ సాంకేతికతకు పరిమితి ఉంది ఆ పరిమితి ఏమిటంటే ఈ PUF మోడల్ను ఇంకా రహస్యంగా ఉంచాల్సి ఉంది మరియు ఈ మోడల్ పోగొట్టుకున్నందున ఇది చాలా రహస్యంగా ఉండాలి అప్పుడు ఏ దాడి చేసినా వారు సర్వర్ నుండి ఆ edgeడివైస్ కి పంపిన సవాలు లోకి దూసుకెళ్లవచ్చు ఇప్పుడే దొంగిలించ బడిన ఆ మోడల్ను ఉపయోగించుకోండి మరియు ప్రతిస్పందన ను అందించడం నిర్దిష్ట సవాలు ఇందులో దాడి చేసే యంత్రం వాస్తవానికి PUF లేకుండా ప్రామాణీకరించబడుతుంది కాబట్టి పరిశోధించబడ్డ పబ్లిక్ మోడల్ PUF వంటి ఇతర రచనలు ఉన్నాయి కాబట్టి ఈ పబ్లిక్ మోడల్ PUF చాలా సారూప్యం గా పని చేస్తుంది కాబట్టి వివిధ గేట్ delays ని ఉపయోగించి అభివృద్ధి చేయబడిన మరియు సర్వర్లో ఉన్న డేటాబేస్ లో నిల్వ చేయబడిన PUF యొక్క నమూనా రహస్యం గా ఉండ వలసిన అవసరం లేదు కాబట్టి వాస్తవానికి ఇక్కడ ఉపయోగించబడుతున్నది ఏమిటంటే సరైన PUF ను కలిగి ఉన్న వాస్తవడివైస్ కి పంపబడిన ఒక నిర్దిష్ట సవాలు కోసం ప్రతిస్పందన ను పొందడం కేవలం కొన్ని నానోసెకన్లు పడుతుంది అందువల్ల వాస్తవానికి ఒక సవాలుడివైస్ కి పంపబడితే PUF సర్వర్ చాలా త్వరగా ప్రతిస్పందన ను పొందుతుంది మరోవైపు ఆ దాడి చేసే వ్యక్తి వాస్తవానికి PUF యొక్క ఈ ప్రత్యేకమైన మోడల్ కాపీని కలిగి ఉంటే సవాలును పంపడం మరియు ఈ పబ్లిక్ మోడల్ ఆధారం గా మోడల్ను కంప్యూట్ చేయడం భారీ కంప్యూటింగ్ వనరులతో కూడా కొంత సమయం పడుతుంది అందువల్ల సవాలు ను పంపడం మరియు దాడి చేసే డివైస్ నుండి ప్రతిస్పందన పొందడం మధ్య delay గణనీయంగా ఉంటుంది అందువల్ల ఈ ధృవీకరణ రూపంలో దాడి చేసిన వ్యక్తి యాదృచ్ఛిక సవాలును ఎంచుకుంటాడు PUF కోసం ఈ పబ్లిక్ మోడల్ను ఉపయోగించి ఆశించినది పొందటానికి ఆ నిర్దిష్ట సవాలుకు ప్రతిస్పందనను మరియు ఆపైడివైస్ కి సవాలును పంపుతాడు ప్రతిస్పందన పొందటానికి తీసుకున్న సమయాన్ని కూడా ఇది సూచిస్తుంది ఇప్పుడు ఈ కేసు లో T0 కొంత నిర్దిష్ట పరిమితి threshold కంటే ఎక్కువ సమయం తీసు కుంటే ప్రతిస్పందన హానికరమైన డివైస్ నుండి లేదా దాడి చేసే డివైస్ నుండి పొందబడిందని భావించ వచ్చు మరియు విస్మరించబడుతుంది మరియు ప్రామాణీకరణ జరగదు మరో వైపు ప్రతిస్పందన ను అప్డేట్ చేసే సమయము న ప్రవేశ స్థాయి కంటే చాలా తక్కువగా ఉంటే అప్పుడు సర్వర్ PUF యొక్క ఈ మోడల్ నుండి పొందిన ప్రతిస్పందన తో ఉహించిన ప్రతిస్పందన ను ధృవీకరిస్తుంది మరియు మ్యాచ్ దీనికి చాలా దగ్గరగా ఉంటే డివైస్ కంటే ఉహించిన ప్రతిస్పందన ప్రామాణీకరించబడుతుంది ఈ ప్రత్యేక సాంకేతికత నెట్వర్క్ delays మరియు టౌటింగ్ delays వంటి ఇతర అంశాలు పరిగణించబడవు అయితే ఈ సాంకేతికత చిన్న స్థానిక నెట్వర్క్ల తో ఉన్న చిన్న సిస్టమ్స్ కు బాగా పని చేస్తుంది గణనీయమైన స్థాయిలో పరిశోధనలు జరుగుతున్న మరో సాంకేతికత ఏమిటంటే హోమోమార్ఫిక్ encryption అని పిలువబడేదాన్ని ఉపయోగించడం దీన్ని ఉపయోగించి డివైస్ లో ఉన్న ఈ ప్రత్యేకమైన PUF కోసం ఉత్పత్తి చేయబడిన సవాలు మరియు ప్రతిస్పందన జతలు encrypt చేయ బడతాయి మరియు అ విశ్వసనీయ వాతావరణంలో నిల్వ చేయబడతాయి హోమోమార్ఫిక్ encryption ను ఉపయోగించడం యొక్క ప్రాథమిక ప్రాపర్టీ ఏమిటంటే నిర్దిష్ట ప్రతిస్పందన యొక్క వాలిడేషన్ encrypted డేటాపై చేయవచ్చు దీని అర్థం సర్వర్ encrypted CRP డేటాబేస్ లో పనిచేసే ఈ అ విశ్వసనీయ క్లౌడ్ లో ఒక నిర్దిష్ట ప్రోగ్రామ్ను అమలు చేయగలదు మరియు వాస్తవానికి ప్రతిస్పందన వాస్తవానికి CRP డేటాబేస్ను Decrypt చేయకుండా చెల్లుబాటు అవుతుందా కాదా అని అని మనము పొందగలుగుతాము కాబట్టి యథావిధిగా ఈ ప్రత్యేకమైన మోడల్లో సర్వర్ వాస్తవానికి ఈ edge డివైస్ కి నిర్దిష్ట సవాలు ను పంపుతుంది సంబంధిత ప్రతిస్పందన ను పొందవచ్చు ఇది చెల్లుబాటు అయ్యేది తరచుగా PUF నుండి మరియు ఈ ప్రతిస్పందన నమ్మదగని వాతావరణానికి పంపబడుతుంది ఇది సాధారణ క్లౌడ్ అవుతుంది కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ హోమోమార్ఫిక్ encryption టెక్నిక్ ఈ అవిశ్వసనీయ వాతావరణం లో ఉన్న ఈ encrypted డేటాబేస్ లో పనిచేస్తుంది మరియు ప్రతిస్పందన నిజానికి డేటాబేస్ లో నిల్వ చేయబడిన ప్రతిస్పందన కాదా అని ధృవీకరిస్తుంది ఈ విధంగా ఈ క్లౌడ్ నమ్మదగనిది అయినప్పటికీ హోమోమార్ఫిక్ encryption ఉన్నందున డేటాబేస్ యొక్క భద్రత ను నిర్ధారిస్తుంది ఇప్పుడు ఇది PUFలో CRP సమస్యను పరిష్కరించడానికి చాలా మంచి పరిష్కారం గా అనిపిస్తుంది ఈ హోమోమోర్ఫిక్ encryption ప్రాక్టీస్కు తీసుకునే ముందు ఇంకా చాలా పరిశోధనలు ఉన్నాయి Encrypted డేటాబేస్ ఉపయోగించి ప్రతిస్పందన లను ధృవీకరించడానికి మరియు encrypt కి చాలా సమయం పడుతుంది అయితే ఈ time requirements ను తగ్గించడానికి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి PUF పై వీడియో ఉపన్యాసాలను ముగించడానికి PUF లు ప్రామాణీకరణ రహస్య key generation మరియు వివిధ క్రిప్టోగ్రాఫిక్ విషయాలను సాధించడానికి చాలా ఉపయోగకరమైన పద్ధతులు లేదా యంత్రాంగాలు ఉన్నాయి మరియు చాలా చిన్న finger print తో మరియు ఒక డివైస్ లో PUF ఉన్నట్లయితే ఆ నిర్దిష్ట పరికరాన్ని క్లోన్ చేయలేమని కూడా నిర్ధారిస్తుంది అనలాగ్ PUFలు సెన్సార్ను ఉపయోగించే PUFలు వంటి కొత్త PUFలను కనుగొనటానికి చాలా పరిశోధనలు జరుగుతున్నాయి CRP సమస్యను పరిష్కరించడంలో ఇంకా చాలా పెద్ద సమస్య ఉంది మరియు CRP పట్టికలను వాస్తవానికి ఎలా కుదించవచ్చు తద్వారా సామర్థ్యం మరియు మెమరీ నిల్వను తగ్గించవచ్చు PUF ల యొక్క ప్రధాన లోపాలలో ఒకటి వాస్తవానికి వస్తువు పరికరాలకు వెళ్ళకుండా కొంచెం నిరోధిస్తుంది ఈ దాడులను మోడల్ బిల్డింగ్ దాడులు అని పిలుస్తారు కాబట్టి మోడల్ బిల్డింగ్ దాడి లో ఏమి జరుగుతుందంటే మీకు సర్వర్ మరియు డివైస్ ఉన్న దృష్టాంతాన్ని మీరు పరిగణించవచ్చు మరియు ఈ డివైస్ కి PUF ఉంది మరియు కొంత కాలానికి సర్వర్ సవాళ్లను పంపుతుంది మరియు ప్రతిస్పందనను పొందుతుంది ఈ సవాళ్లను మరియు ప్రతిస్పందనలను చూసే passive listener కూడా ఇప్పుడు ఉన్నాడు మరియు కొంతకాలం ఆ PUF యొక్క నమూనాను రూపొందించడానికి machine learning టెక్నిక్స్ లేదా మోడల్ బిల్డింగ్ టెక్నిక్ని ఉపయోగిస్తాడు ఇప్పుడు నిర్దిష్ట సంఖ్యలో ప్రామాణీకరణలు పూర్తయిన తర్వాత ఇచ్చిన సవాలు కోసం దాడి చేసిన వ్యక్తి ఆ PUF కోసం మోడల్ను ఉపయోగించుకోవచ్చు అది వాస్తవానికి సృష్టించినది నిర్మించినది మరియు సవాలుకు ప్రతిస్పందిస్తుంది అందువల్ల ప్రామాణీకరణ ఈ విధంగా విచ్ఛిన్నమవుతుందని మీరు చూస్తారు ఎందుకంటే ప్రస్తుత PUF ను స్వంతం చేసుకోకుండా దాడి చేసేవారు సవాళ్లకు సరైన ప్రతిస్పందనలను అందించగలరు PUF తో ఉన్న మరొక పెద్ద సమస్య ఏమిటంటే ఉదాహరణకు ఒక PUF గణన సమయంలో ఒక దాడి చేసేవాడు వాస్తవానికి పరికరాన్ని మరియు గ్రౌండ్ ప్లేన్లో లేదా సైనూసోయిడల్ తరంగాల శక్తి ని బలవంతం గ మానిప్యులేట్ చేయగలిగే హోల్డ్ తెచ్చుకుంటే మరియు పరికర ఆపరేషన్ను మార్చగలడు అప్పుడు PUF నుండి ప్రతిస్పందన ను కూడా మార్చవచ్చు కాబట్టి PUF ప్రతిస్పందన ఒక నిర్దిష్ట డిగ్రీ కి మించి మార్చబడితే ప్రామాణీకరణ విఫలమవుతుంది ఎందుకంటే CRP పట్టికలో నిల్వ చేయబడిన ప్రతిస్పందనతో మరియు PUF హార్డ్వేర్ ద్వారా పొందిన ప్రతిస్పందనతో సర్వర్ పెద్ద మొత్తంలో అసమతుల్యతను కనుగొంటుంది ఇది denial of service వంటిది ఇది దాడి ఏమిటో తెలుసుకోవడం కంటే దాడి చేసేవాడు డివైస్ ప్రామాణీకరించబడకుండా నిరోధిస్తుంది అయినప్పటికీ PUF లు దాని పరికరాల యొక్క లైట్ వెయిట్ ప్రామాణీకరణకు చాలా మంచి మార్గం మరియు బహుశా సమీప భవిష్యత్తులో ఈ పరికరాల్లో చాలా రూపాలు ఉపయోగించబడుతున్నాయని మనము చూస్తాము మరియు ఇది పరికరాలు క్లోన్ అవ్వకుండా చూస్తుంది డివైస్ మరియు మొదలైనవాటి కీ రహస్య key అవసరం లేదు ధన్యవాదాలు